చివరి వీడియోలో మనము బెస్సెల్ సమీకరణాన్ని ఎలా పరిష్కరించాలో చూశాము మరియు మనము బెస్సెల్ సమీకరణం యొక్క కొన్ని లక్షణాలను చూశాము మరియు ఆ రెండు లక్షణాల ఆధారంగా మనము మొదటి రకమైన బెసెల్ ఫంక్షన్ల యొక్క ఆర్తోగోనల్ లక్షణాలను పొందాము కాబట్టి బెస్సెల్ సమీకరణం యొక్క పరిష్కారం 0 కి పరిమితం అవడం జరిగింది కాబట్టి ఈ రోజు మనం ఈ లక్షణాలను తిరిగి పరిశీలిస్తాము ఆపై J12 J32లను కనుగొనడానికి వాటిని ఉపయోగించుకుంటాము మనము J12 మరియు J 12 లను సైన్ మరియు కొసైన్ల పరంగా చక్కని మరియు స్పష్టమైన విశ్లేషణాత్మక పదాలుగా వ్యక్తీకరించడం కూడా చూశాము మరియు మీరు J12 మరియు J 12 లను తెలుసుకున్న తర్వాత మీరు J32 J 32 J 52 J52 మరియు మొదలైనటువంటి పదాలను పొందవచ్చు కాబట్టి J12అనేది బేసి 2n12 గా తీసుకుందాం ఇక్కడ n అనునది 0 1 2 3 మొదలైనవిగ వున్నాయి J12 మరియు J 12 లు తెలిస్తే మిగిలిన విశ్లేషణాత్మక విషయాలన్నీ కూడా మనం పొందవచ్చు కాబట్టి ఆ విధంగా మనం బెస్సెల్ ఫంక్షన్ల లక్షణాలను ఉపయోగించుకుంటాము మరియు అప్పుడు మనం ఈ J32 J 32 మరియు మొదలైనవి పొందవచ్చు మనం దానిని చూడబోతున్నాము కాబట్టి మన వద్ద ఉన్న బెస్సెల్ లక్షణాలను తీసుకొని చూడండి అందులో ddxxJxxJα 1x మీరు వాస్తవానికి మీరు వాటిని డిఫరెన్షియేట్ చేస్తే xJxαxα 1JxxJα 1x JxxJxJα 1x ఇదే 1 వ ప్రాపర్టీ మరియు మీకు ఈ ddxx αJx x αJα1x 2 వ ప్రాపర్టీ కూడా ఉంది x αJxαx α 1Jx x αJα1x JxxJx Jα1x మన దగ్గర ఉన్నది ఇవే కాబట్టి ఇవి బెస్సెల్ ఫంక్షన్ 1 మరియు 2 వ లక్షణాలు అని పిలవవచ్చు మీరు వాటిని జోడించి మరియు తీసివేస్తే అనగా జోడించగా మనకు 2JxJα 1x Jα1x లభిస్తుంది ఇది ఒకటవది మరియు తీసివేయడం ద్వారా 2αxJ x Jα1x Jα 1x0 లభిస్తుంది ⇒ J xxJα 1xJα1x కాబట్టి ఇది మీ వద్ద ఉన్నది రెండవ రకం మీరు వాటిని మొదటి రకం బెస్సెల్ ఫంక్షన్ల యొక్క పునరావృత సంబంధాలుగా పిలవవచ్చు కాబట్టి ఇప్పటికే మనకు తెలిసిన J12xను ఉపయోగించుకోండి అలాగే J 12x కూడా మనకు తెలుసు చివరి వీడియోలో మనము J12x2πx sinx J 12x2πx cosx అని చూశాము కావున నేను 2J xxJα 1xJα1xని తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను α12ను ఉంచాను తద్వారా మీరు 2J12 xxJ 12xJ32xను పొందుతారు J32x2xJ12 x J 12x కాబట్టి ఇది మనం పొందిన J32x నేను α 12 ని పెడితే అప్పుడు నాకు ఏమి జరుగుతుందంటే 2J 12 xxJ 32xJ12x ⇒ J 32 x2xJ 12x J12x కాబట్టి ఇలా నేను కొనసాగగలను కాబట్టి J32 x J 32 xతెలిసిన తరువాత నేను α±32ను ఉంచగలను అప్పుడు మీరు J±52 xను పొందవచ్చు కాబట్టి మీరు ఆ విధంగా527292మరియు మొదలైనవి కూడా పొందవచ్చు కాబట్టి ప్రతి n 0 1 2 మొదలైన వాటి కోసం మీరు అన్ని J2n12 x లను ఇలా పొందవచ్చు కాబట్టి ప్రతిదీ తెలుసు కాబట్టి ఇవి బెస్సెల్ ఫంక్షన్స్ ఈ విధంగా మనము కేసు 2 యొక్క ఈ ప్రత్యేక సందర్భాలను పొందవచ్చు 2α బేసి పూర్ణాంకంగా ఉన్న అన్ని చోట్లా మీరు J J α లను సిరీస్ పరిష్కారాలుగా చూడవచ్చు కాబట్టి కొసైన్లు సైన్లు మరియు x ల పరంగా విశ్లేషణాత్మక వ్యక్తీకరణలుగా మీరు వాటిని చక్కని వ్యక్తీకరణలుగా పొందవచ్చు కాబట్టి ఇలా మనము స్టర్మ్ లియోవిల్లే సిద్ధాంతానికి వెళ్తాము ఇప్పటివరకు మేము నేర్చుకున్నది ఏమిటంటే వేరియబుల్ కోఎఫీషియంట్లతో మీకు రెండవ ఆర్డర్ సజాతీయ సమీకరణాలు ఉన్నప్పుడు రెండవ ఆర్డర్ను ఎలా పరిష్కరించాలో మీకు తెలుసు మీరు సున్నాను చూసినప్పుడు అది ఒక రెగ్యులర్ సింగులర్ పాయింట్ కాబట్టి మీరు రెండు సరళ స్వతంత్ర పరిష్కారాలను కనుగొనవచ్చు ఎందుకంటే ఈ బెస్సెల్ సమీకరణాలలో 0 సింగులర్ పాయింట్ గా వుంది ఇక వేరే సింగులర్ పాయింట్ లేదు కాబట్టి మీరు దేనిని లెక్కించినా మీకు ఈ ఫ్ఫ్రోబేనియస్ సొల్యూషన్స్ y1మరియు y2లు కనిపిస్తాయి అవి వాస్తవానికి పూర్తిగా ఏకరీతిగా నిరంతరంగా ఉంటాయి ఏకరీతిగా సిరీస్గా కన్వర్జ్ అవుతాయి ఈ సిరీస్ లు వాస్తవానికి ఇంటర్వెల్ లో ఏకరీతిగా కన్వర్జ్ అవుతాయి మీరు ఏవైనా ఇంటర్వెల్ ని తీసుకున్నా మొత్తం x కూడా పాజిటివ్గా ఉంటాయి ఎందుకంటే వేరే సింగులర్ పాయింట్ లేదు కొన్ని సమీకరణాల కోసం సున్నా ఒక సాధారణ సింగులర్ పాయింట్ అని అనుకుందాం మరియు ఒక L అనే సాధారణ సింగులర్ పాయింట్ ఉండవచ్చు మరియు ఈ వైపు కొన్ని M సాధారణ సింగులర్ పాయింట్ ఉండవచ్చు అప్పుడు మీరు ఈ ఫ్రోబెనియస్ పద్ధతి నుండి లెక్కించే విధంగా మీరు ఈ y1 y2లను పొందుతారు ఈ ఫ్రోబెనియస్ సిరీస్ పరిష్కారాలు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు ఏది కనిష్టమో ఖచ్చితంగా మరియు ఏకరీతిగా కలుస్తాయి మీరు ఈ దూరాన్ని లెక్కించండి ఇది M మరియు మీరు ఈ దూరాన్ని లెక్కించండి L కాబట్టి ఇవి రెగ్యులర్ సింగులర్ పాయింట్ లు సున్నా అనేది రెగ్యులర్ సింగులర్ పాయింట్ L మరియు M లు సింగులర్ పాయింట్లు ఇప్పుడు మీరు x పాజిటివ్ కోసం లెక్కించవచ్చు మీరు x పాజిటివ్ కోసం లెక్కిస్తే మీరు సొల్యూషన్ల కోసం చూడవచ్చు x పాజిటివ్ గా ఉన్న సొల్యూషన్ల కోసం చూడండి మీరు y1 మరియు y2లను పొందినట్లయితే మీరు చూసేది ఏమిటంటే L అనునది తదుపరి సింగులర్ పాయింట్ అని కాబట్టి y1 మరియు y2లు 0 నుండి L మధ్య ఆమోదయోగ్యమైనవి అవుతాయి కాబట్టి ఇది రుజువుతో కూడిన సిద్ధాంతం కాబట్టి x అనునది 0 మరియు ఈ తదుపరి సింగులర్ పాయింట్ L మధ్యలో ఉన్నప్పుడు మీకు y1 మరియు y2లు పరిమితంగా ఉంటాయి కాబట్టి 0 నుండి L మధ్య మన పరిష్కారాలు ఆమోదయోగ్యమైనవి అవుతాయి ఎందుకంటే బెస్సెల్ సమీకరణం కోసం అలాంటి L లేదు కాబట్టి అనగా L అనునది అనంతం కాబట్టి అన్ని పాజిటివ్ x ల వద్ద మన సొల్యూషన్స్ ఆమోదయోగ్యమైనవి అవుతాయి అదేవిధంగా నెగెటివ్ వైపు కూడా కాబట్టి పరిపూర్ణత కొరకు మీరు Jx పరిష్కారాలను వ్రాయవచ్చు మరియు దీని కోసం నెగెటివ్ గా ఉన్న ఏ Jx అయినా x పాజిటివ్గా నిర్వచించబడుతుంది X నెగెటివ్ గా ఉంటే ఏమి జరుగుతుంది మీరు Jxn0 1nx22nn Γnα1x2 అని వ్రాయవచ్చు కాబట్టి మీరు మీ పరిష్కారాల కోసం ఈ విధంగా చూడాలి x నెగెటివ్ గా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఫ్రోబెనియస్ పద్ధతిలో పరిష్కారాల కోసం చూడండి కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఈ పద్ధతిలో పరిష్కారాల కోసం చూస్తారు కాబట్టి మీరు ఏ విదంగా అయినా ప్రారంభంలో పరిష్కారం కోసం చూస్తారు y1xxk1n0cnxn y1xAy1xlogxxk2 n0dnxn x0 కాబట్టి దీనితో మనము స్టర్మ్ లియోవిల్లే సిద్ధాంతానికి వెళ్తాము ఈ విధంగా మీరు వాస్తవంగా రెండవ ఆర్డర్ లీనియర్ సజాతీయ సమీకరణాన్ని పరిష్కరించవచ్చు కాబట్టి మీరు రెండు సరళ స్వతంత్ర పరిష్కారాలను కనుగొనవచ్చు మీరు రెండు సమీకరణ స్వతంత్ర పరిష్కారాలను కనుగొన్న తర్వాత మీ సమీకరణం కుడి వైపున ఉన్నట్లయితే ఇది పారామితుల వైవిధ్య పద్ధతి మెథడ్ అఫ్ వేరియేషన్ అఫ్ పారామీటర్స్ method of variation of parameters ద్వారా మీరు ఒక నిర్దిష్ట పరిష్కారాన్ని కనుగొనవచ్చు కాబట్టి ఆ పద్ధతిలో మీరు ఒక నిర్దిష్ట పరిష్కారాన్ని కనుగొనవచ్చు మరియు సజాతీయ సమీకరణం యొక్క ఈ సాధారణ పరిష్కారంతో మీరు మిళితం చేస్తే మీరు సజాతీయ సమీకరణం యొక్క సాధారణ పరిష్కారాన్ని పొందవచ్చు కాబట్టి మనము స్టర్మ్ లియోవిల్లే సిద్ధాంతంతో ప్రారంభిస్తాము ఈ సిద్ధాంతం దేని గురించి స్టర్మ్ లియోవిల్లే సిద్ధాంతం అంటే ఏమిటి ఇప్పటివరకు మనకు సాధారణ సమీకరణాలు ఉన్నాయి a0xya1xya2xy0 కాబట్టి ఈ a0x యొక్క సున్నాలు సింగులర్ పాయింట్లు అవునా కాదా అనేదానిపై ఆధారపడి ఉంటుంది a0x యొక్క సున్నాలు సాధారణ సింగులర్ పాయింట్లు అయితే ఏమవుతుందో చూద్దాం a0x కు సున్నాలు లేనట్లుగా ప్రతిచోటా a0x సున్నా కాదని అనుకుందాం నేను దానిని విభజించగలను మరియు నేను నిజానికి పవర్ సిరీస్ పరిష్కారాన్ని పొందగలను మరొక సింగులర్ పాయింట్ లేదు కాబట్టి పవర్ సిరీస్ సొల్యూషన్స్ మీరు వెతుకుతున్నట్లయితే R లో ప్రతి x వద్ద పవర్ సిరీస్ పరిష్కారాలను పొందవచ్చు నేను y1 మరియు y2 లు రెండింటినీ రెండు సరళ స్వతంత్ర పరిష్కారాలుగా పొందగలను అప్పుడు నేను దాన్ని పరిష్కరించగలను సాధారణ పరిష్కారాలను ఈ y1 మరియు y2 ల లీనియర్ కాంబినేషన్గా రాయగలను a0x ఏదో ఒక సమయంలో లేదా కొన్ని పాయింట్ల వద్ద 0 అయితే ఎలా ఉంటుంది కాబట్టి అవి మనం ఇప్పటికే చూసిన సింగులర్ పాయింట్లు కాబట్టి ఆ సింగులర్ పాయింట్ చుట్టూ అది రెగ్యులర్ సింగులర్ పాయింట్లు అయితే మీరు ఫ్రోబేనియస్ సిరీస్ పరిష్కారాలుగా పరిష్కారం కోసం చూడవచ్చు కాబట్టి అక్కడ కూడా ఇవి రెండు సింగులర్ పాయింట్లు అయితే నేను ఈ ఇంటర్వెల్ లో పరిష్కారం కోసం చూడగలను మరియు ఈ ఇంటర్వెల్ లో చెల్లుబాటు అయ్యే ఫ్రోబెనియస్ పద్ధతి ద్వారా నేను రెండు సరళ స్వతంత్ర పరిష్కారాలను పొందగలను మళ్లీ మీరు ఈ సజాతీయ సమీకరణం యొక్క సాధారణ పరిష్కారాన్ని ఆ రెండు సరళ స్వతంత్ర పరిష్కారాల సరళ కలయికగా వ్రాయవచ్చు నేను సాధారణ పరిష్కారాన్ని పొందగలను కాబట్టి ప్రాథమికంగా నేను ఈ రెండవ ఆర్డర్ సమీకరణాన్ని పరిష్కరించగలను మొత్తం ఇంటర్వెల్ లేదా మొత్తం వాస్తవ రేఖ లేదా అది నిర్వచించబడిన కొన్ని ఆర్డర్ ఇంటర్వెల్ లు కావచ్చు అప్పుడు ఈ స్టర్మ్ లియోవిల్లే సిద్ధాంతం ఏమిటి మనము ఏమి చేస్తున్నామంటే ఈ సమీకరణాన్ని ఆపరేటర్ గా చేయడానికి ప్రయత్నిద్దాం ఒక డిఫరెన్షియల్ ఆపరేటర్ Ly0 అని తీసుకుందాం కాబట్టి మాత్రికను ఊహించండి L ఒక మాట్రిక్స్ లాంటిది మాట్రిక్స్ y అనునది 0 కి సమానం అప్పుడు ఈ ఆపరేటర్ L ని నేను ఎల్లప్పుడూ సెల్ఫ్ అడ్జాయింట్ రూపంలో ఉంచగలను సెల్ఫ్ అడ్జాయింట్ రూపం అంటే ఏమిటి మనము ఎల్లప్పుడూ ఈ రూపంలో ఉంచవచ్చు అది ఏమిటో మనం చూస్తాము సెల్ఫ్ అడ్జాయింట్ యొక్క అర్థం ఏమిటి ఇది నేను చెప్పినట్లుగా L అనేది డిఫరెన్షియల్ ఆపరేటర్ కాబట్టి మీరు L గురించి ఆలోచించవచ్చు La0xd2dx2a0xddxa2x కాబట్టి నేను ఈ L ని ఈ సెల్ఫ్ అడ్జాయింట్ రూపంలో ఉంచితే కాబట్టి a0xya1xya2xy0 అనే ఈ సమీకరణం మన దగ్గర ఇప్పటికే ఉన్నది దీనిని My అని పిలుద్దాం Ma0xd2dx2a0xddxa2x ఇప్పుడు ఈ M ని నేను తిరిగి వ్రాయవచ్చు మరియు ఈ Ly 0 రూపం లో ఉంచవచ్చు ఇక్కడ L అనేది సెల్ఫ్ అడ్జాయింట్ రూపం కాబట్టి సెల్ఫ్ అడ్జాయింట్ అంటే ఏమిటో నేను చెప్పే ముందు అది మాత్రిక లాంటిదని ఊహించుకోండి కాబట్టి మీకు మాత్రిక AX 0 ఉంది మాత్రిక యొక్క సమీకరణాలను చూడండి Ly 0 అనేది డిఫరెన్షియల్ సమీకరణం మరియు AX 0 అనేది మాత్రిక సమీకరణం ఇక్కడ A అనేది n x n మాత్రిక X అనేది n x 1 వెక్టర్ మీరు AX 0 ను కలిగి ఉన్నప్పుడు ఈ A ఏమిటో మీరు చూడాలనుకుంటున్నారు కాబట్టి నేను ఈ My 0 డిఫరెన్షియల్ సమీకరణాన్ని ఈ Ly 0 రూపంలో అని చెప్పగలను ఇది సెల్ఫ్ అడ్జాయింట్ రూపం అనగా హెర్మిటియన్ రూపం మాత్రిక యొక్క హెర్మిటియన్ అంటే ఏమిటో మీకు తెలుసు A మాత్రిక అయితే A ఒక హెర్మిటియన్ మాత్రికఅని చెప్పండి అర్థం ఏమిటి కాబట్టి మీరు ఈ ట్రాన్స్పోజ్ ను తీసుకుని ఆపై మీరు ఒక బార్ను ఉంచుతారు అనగా ATAA మీకు వాస్తవ మూలకాలు మాత్రిక లో ఉంటే అది ATA అవుతుంది మీ మాత్రికలో వాస్తవ మూలకాలు మాత్రమే ఉంటే అపుడు ATA అవుతుంది మీ మాత్రికలో సంక్లిష్ట సంఖ్యలు ఉన్నట్లయితే బార్ అర్థవంతంగా ఉంటుంది అనగా ATAA కాబట్టి ఇది హెర్మిటియన్ యొక్క నిర్వచనం కనుక ఇది నిజమైతే మీకు ఈ మాత్రికలు హెర్మిటియన్ లేదా సెల్ఫ్ అడ్జాయింట్ రూపం లో ఉన్నాయని అర్థం కాబట్టి ఈ సెల్ఫ్ అడ్జాయింట్ హెర్మిటియన్ మాత్రిక A యొక్క లక్షణాలు ఏమిటి ఈ స్వీయ అడ్జాయింట్ మాత్రిక కలిగి ఉన్న తర్వాత మీరు ATA లేదా ATA అని చూడగలరు మీరు అటువంటి మాత్రికను కలిగి వున్నపుడు దాని ఐగెన్ విలువలను లెక్కించండి ఐగెన్ విలువ అంటే ఏమిటో మీకు తెలుసు మాత్రిక A కి ఐగెన్ విలువ ఈ క్రింది విధంగా నిర్వచింపబడుతుంది a λI0 కాబట్టి ఈ a λI0 బహుపది సమీకరణం యొక్క అన్ని మూలాలు మీకు n మూలాలను అందిస్తాయి అంటే మీరు ఈ సమీకరణం యొక్క n మూలాలను కలిగి ఉండవచ్చు అవి విభిన్నమైనవి లేదా ఒకేలా ఉండవచ్చు మీకు ఈ n x n మాత్రిక ఉంది కాబట్టి వాటిలో కొన్ని ఒకే విధంగా కూడా ఉండవచ్చు a λI0 నాకు n వ ఆర్డర్ లో n వ డిగ్రీ బహుపదిని ఇస్తుంది కాబట్టి అది n మూలాలను 1 2మరియు nమొదలైనవాటిని కలిగి ఉంటుంది కాబట్టి ఇవి ఐగెన్ విలువలు అవుతాయి ఎందుకంటే A iIX0కాబట్టి డిటర్మినెంట్ 0 కనుక దీనికి ఎల్లప్పుడూ సున్నా కాని పరిష్కారం ఉంటుంది ఈ λ కొరకు డిటర్మినెంట్ 0 అవుతుంది అంటే అదే పరిస్థితి కాబట్టి మీరు సున్నా కాని పరిష్కారాన్ని కలిగి ఉంటారు మీరు దీనిని X అని పిలవవచ్చు కాబట్టి సున్నా కాని పరిష్కారాన్ని ఐగెన్ వెక్టర్ Xi ≠0 అని పిలుస్తారు మరియు ఐగెన్ విలువ iఅవుతుంది Xi అనేది ఐగెన్ వెక్టర్ ఈ ఐగెన్ విలువ i కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇదే మీరు చూసేది అన్నింటిలో మొదటిది ఇది సాధారణ మాత్రిక అయితే ఇది ఐగెన్ విలువ మరియు ఐగెన్ వెక్టర్ల యొక్క నిర్వచనం సరే A ఒక సాధారణ మాత్రిక మరియు హెర్మిటియన్ మాత్రిక అయితే దాని ఐగెన్ విలువలు ఎల్లప్పుడూ వాస్తవమైనవిగా మీరు చూపవచ్చు కాబట్టి మీరు మొదటి ప్రాపర్టీని తనిఖీ చేయవచ్చు మరియు ఐగెన్ విలువలు ఎల్లప్పుడూ వాస్తవమేనని ధృవీకరించవచ్చు హెర్మిటియన్ మాత్రిక యొక్క మరొక ముఖ్యమైన రెండవ ప్రాపర్టీ ద్వారా ఐగెన్ వెక్టర్లను కనుగొనవచ్చు మీరు నిజంగా ఈ ఐగెన్ విలువలలో ప్రతిదానికి ఐగెన్ వెక్టర్లను లెక్కిస్తే మరియు ఈ 1 2 లు అన్నీ విభిన్నమైనవిగా భావించండి అప్పుడు మీకు n విభిన్న ఐగెన్ వెక్టర్లు ఉంటాయి అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి అవి పునరావృతమైతే ఉదాహరణకు 1మూడుసార్లు పునరావృతయిందని అనుకుందాం ఈ సందర్భం లో కూడా మీరు మూడు పరిష్కారాలను కనుగొనవచ్చు మీరు A 1IX10 ని పరిగణనలోకి తీసుకుంటే 1 మూడుసార్లు పపునరావృతయింది కాబట్టి 2కూడా 1 3 కూడా ఆ సందర్భంలో A అనేది హెర్మిటియన్ మాత్రిక అయితే ఈ పరిస్థితులలో కూడా నేను మూడు సరళ స్వతంత్ర పరిష్కారాలను కనుగొనగలను కాబట్టి ఈ వ్యవస్థ కోసం మాత్రిక A కోసం నేను మూడు సరళ స్వతంత్ర పరిష్కారాలను వెక్టర్ కోసం కలిగి ఉంటాను మీరు ఎల్లప్పుడూ మూడు సరళ స్వతంత్ర పరిష్కారాలను కలిగి ఉంటారు కాబట్టి మీరు అనేక సార్లు పునరావృతమయ్యే ఐగెన్ విలువకు సంబంధించిన మూడు సరళ స్వతంత్ర ఐగెన్ వెక్టర్లను కలిగి ఉన్నారని అర్థం కాబట్టి మూడవ పాయింట్ ఏమిటంటే మీరు m లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్ వెక్టర్లను m సార్లు పునరావృతం చేసే ఐగెన్ విలువకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి మీ వద్ద పునరావృతమయ్యే ఐగెన్ విలువ ఉన్నట్లయితే మీరు m లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్ వెక్టర్స్ ని పొందవచ్చు కాబట్టి ఇక్కడ మరో ముఖ్యమైన ప్రాపర్టీ ఏమిటంటే అన్ని ఐగెన్ విలువలు విభిన్నంగా ఉంటాయి కాబట్టి మీరు విభిన్నమైన ఐగెన్ వెక్టర్లను పొందుతారు అవి సరళ స్వతంత్రంగా ఉండటమే కాకుండా వాస్తవానికి ఒకదానితో మరొకటి ఆర్తోగోనల్గా కూడా ఉంటాయి కాబట్టి విభిన్న ఐగెన్ వెక్టర్స్ అన్నీ ఆర్తోగోనల్ అవుతాయి ఇక్కడ ఆర్తోగోనల్ అంటే ఏమిటి మీకు రెండు వెక్టర్స్ ఉన్నాయని అనుకుందాం కాబట్టి x మరియు y అనే రెండు వెక్టర్లను వ్రాద్దాం Yi1nxiyi అయితే x y లు ఆర్తోగోనల్ అవుతాయి మీ వెక్టర్లు వాస్తవ మూలాలను మాత్రమే కలిగి ఉంటే మీరు కేవలం xiyiని కలిగి ఉంటారు మీకు సంక్లిష్టమైన మూలాలను కలిగి ఉంటే మీరు కేవలం బార్ను ఉంచవచ్చు కాబట్టి దీనిని డాట్ ప్రొడక్ట్ గా పిలవవచ్చు మీరు ⟨XY⟩X Yఅని సంజ్ఞామానం లో వ్రాయవచ్చు ఇది కేవలం సంజ్ఞామానం మాత్రమే కాబట్టి మీరు హెర్మిటియన్ మాత్రికను కలిగి ఉంటే విభిన్న ఐగెన్ విలువలకు సంబంధించిన అన్ని ఐగెన్ వెక్టర్స్ అన్నీ ఆర్తోగోనల్ గా ఉంటాయి కాబట్టి నా దగ్గర అన్నీ విలక్షణంగా ఉన్నట్లయితే మీరు వేటినైనా తీసుకోవచ్చు కాబట్టి 12n ఇవన్నీ విభిన్నమైన ఐగెన్ విలువలు సంబంధిత ఐగెన్ వెక్టర్స్ ను v1v2vnగా పిలుద్దాం నేను చిన్న vవ్రాసేటప్పుడు అది ఈ v1v2vn వెక్టర్ లకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఇక్కడ ఏవీ పునరావృతం కావు ఏదైనా జంటను తీసుకుంటే అవి అన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి కాబట్టి మీకు ఈ ఐగెన్ వెక్టర్స్ అవన్నీ ఆర్తోగోనల్ గా ఉంటాయి అంటే మీరు ఏదైనా vivj vi vj0 ∀ i≠jని తీసుకోండి కాబట్టి మీరు దానిని ఐదవ ప్రాపర్టీగా వ్రాయవచ్చు 12n లను విభిన్నమైన ఐగెన్ విలువలుగా మరియు v1v2vnలను ఐగెన్ వెక్టర్స్ గా తీసుకుందాం అప్పుడు vivj vi మీరు అన్ని ఐగెన్ వెక్టర్స్ ఆర్తోగోనల్ గా ఉన్నాయని చూడవచ్చు మరియు ఇదే ఆర్తోగోనల్ అని అర్థం కాబట్టి చివరి పాయింట్ ఏమిటంటే అవి పునరావృతమైతే ఏమి అవుతుంది 1ని తీసుకోండి మరియు మరొక 2అనునది 1 3 మొదలైన n కి సమానమని అనుకుందాం కాబట్టి 1 రెండుసార్లు పునరావృతమవుతుంది ఆపై సంబంధిత ఐగెన్ వెక్టర్స్ నాకు తెలుసు v1 మరియు v2 లు 1 కి సంబంధించిన రెండు లీనియర్ ఇండిపెండెంట్ ఐగెన్ వెక్టర్స్ అదే మాదిరిగా నాకు విభిన్న ఐగెన్ విలువలకు అనుగుణంగా v2 v3 మొదలుకొని vn వరకు ఐగెన్ వెక్టర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ ఏదైనా ద్వయాన్ని పరిగణించినట్లయితే ఏమి జరుగుతుంది అవన్నీ ఆర్తోగోనల్ గా ఉంటాయి v1మరియు v2లు మినహాయించి ఏ జత ఐగెన్ వెక్టర్స్ అయినా ఒకదానికొకటి ఆర్తోగోనల్ గా ఉంటాయి కానీ మీరు వాటిని ఆర్తోగోనల్ గా చేయవచ్చు ఇక్కడ i j అనగా x అక్షం మరియు y అక్షం లాంటి రెండు వెక్టర్లను మీరు పరిగణించినట్లయితే అవి ఇప్పటికే ఆర్తోగోనల్గా ఉంటాయి వాటి డాట్ ప్రోడక్ట్ సున్నా 10 మరియు 01 మీ వెక్టర్స్ v1 మరియు v2 లు అయితే మీరు వాటిని ఎల్లప్పుడూ ఆర్తోగోనల్గా చేయవచ్చు కాబట్టి మనం v1 ని ఒక వెక్టర్ u1 అని v2ని u2 మరొక వెక్టర్ చేత పిలుద్దాం మరియు మీరు అవి ఆర్తోగోనల్ గా లేవు అని స్పష్టంగా చూడగలరు కాబట్టి మీరు వాటిని ఆర్తోగోనల్గా చేయాలనుకుంటే మీరు దీన్ని ఇలా నిర్వచించవచ్చు v1u1 మరియు మీ v2 ఏమిటి ఈ రెండు u1 మరియు u2 ల లీనియర్ కాంబినేషన్ని తీసుకోవాలనుకునే విధంగా నాకు v2 కావాలి కాబట్టి v2ఆర్తోగోనల్ అవుతుంది దీనిని ఎలా చేయవచ్చో మనము చూస్తాము కాబట్టి దీనిని గ్రాహం ష్మిత్ ఆర్థోనార్మల్ ప్రక్రియ అని పిలవవచ్చు కాబట్టి నేను దీన్ని ఎలా చేయగలను ఇది చాలా సరళమైన విషయం v2v1cu2ని కేవలం ఒక ఆర్బిట్రరి స్థిరాంకం c తో సరళ కలయికను తీసుకోండి కాబట్టి నేను ఈ స్థిరమైన c ని v2 అనునది v1 కి ఆర్తోగోనల్గా ఉండే విధంగా కనుగొనాలనుకుంటున్నాను అంటే v2 ఇన్నర్ ప్రోడక్ట్ ని మీరు v2 తోనే తీసుకుంటారు v2v2v1v2c మరియు నేను v1v2 సున్నాగా ఉండే విధంగా నా c ని ఎంచుకుంటున్నాను v2 అనేది ఇప్పటికే v1 కి ఆర్తోగోనల్ అయిన ఓక వెక్టర్ అని చెప్పండి కాబట్టి అదే నా v2 కాబట్టి నాకు అలాంటి v2 కావాలంటే నా c ఏమి అవ్వాలి అదే ఇక్కడ చూడలిసిన అంశం కాబట్టి v2ని మీరు ఈ క్రింది పద్ధతిలో ఎంచుకుంటారు v2v1cu2 ⇒ v2v2 v1v2cu2v2cu2v2 ⇒ cv2v2u2v2 కాబట్టి ఈ c తో నేను నా v2 ని ఎంచుకుంటే అది v1 కి ఆర్తోగోనల్ ఉంటుందని అర్థం కాబట్టి అది ఈ క్రింది సమీకరణాన్ని ఇస్తుంది v2v1v2v2u2v2 u2 v2u1 కాబట్టి మీరు v2అనునది v1కి ఆర్తోగోనల్గా ఉండే విధంగా c ని ఎంచుకోవాలి కాబట్టి దానిని మనము ఎలా ఎంచుకోవాలి మీరు v1తో డాట్ ప్రొడక్ట్ తీసుకోండి అప్పుడు మనకు v2v1 v1v1cu2v1 ఉంటుంది మరియు కొంత c విలువ కోసం నా v2సున్నాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి c ని నిర్దారించడానికి నా ఎడమ చేతి వైపు వున్నది సున్నా కావాలి 0 v1v1u2v1 ⇒ c v1v1u2v1 కాబట్టిu2 u1లు తెలిసినవి కాబట్టి నా ఈ c ఎంపికతో v2ను ఈ క్రింది విధంగా రాయవచ్చు v2v1 v1v1u2v1 u2 మీరు v2 మరియు v1 ఒకదానికొకటి ఆర్తోగోనల్ గా ఉన్నాయని చూస్తారు అంటే మీరు నిజంగా v2v1 లని ఎంచుకుంటే మీరు ఈ క్రింది దానిని చూస్తారు v1v2v1v1 v1v1u2v1 u2 v1 v1 v1 v1u2v1 u2v1 v1 v1 v1u2v1 v1 u2 v1 v1 v1 v10 కాబట్టి v2 అనునది v1 కి లంబంగా ఉంటుందని మీరు చూడగలరు కాబట్టి దాని అర్థం అదే కాబట్టి ఒక ప్లేన్ లో మీకు రెండు సరళ స్వతంత్ర వెక్టర్లను ఇస్తే ఈ ప్రక్రియ ద్వారా మీరు ఎల్లప్పుడూ v2 ను ఈ u1మరియు u2ల లీనియర్ కాంబినేషన్గా చూడవచ్చు u1 అనునది v1యొక్క లీనియర్ కాంబినేషన్గా మీరు స్థిరాంకం కోసం ఎంచుకోవచ్చు ఆ స్థిరాంకం v2అనునది v1కి ఆర్తోగోనల్ గా ఉండేలా మీరు కనుగొనవచ్చు కాబట్టి అదే నేను ఉపయోగించినది నేను సున్నాగా చేస్తే నేను నా c ని కనుగొనగలను ఈ c యొక్క ఎంపికను మీరు ఇక్కడ పెడితే అవి ఆర్తోగోనల్ అని మీరు ధృవీకరించవచ్చు ఇప్పుడు నేను మూడు వెక్టర్లను కలిగి ఉన్నాను మరియు నేను వాటిని ఆర్తోగోనల్గా మార్చగలను మీకు మూడు వెక్టర్లు ఉన్నాయనుకుందాం మరియు అవి u1 u2 u3 స్పేస్లో ఉన్నాయని అనుకోండి నేను u1ని v1 గా u2 ని v2గా చేస్తాను ఇప్పుడు u3కూడా మీరు చేయవచ్చు నాకు v3 ఒక సరళ కలయికగా కావాలి ఇప్పుడు మీకు v1 మరియు v2 లు ఉన్నాయి ఇప్పుడు మూడవ వెక్టర్ v3 ఇది v2 మరియు v1 కి ఆర్తోగోనల్ గా ఉంటుంది కానీ నేను v3 పరంగా వ్రాస్తాను అదే విధంగా v1 v2 లను u3పరంగా వ్రాస్తాను కాబట్టి నేను v2ను కలిగి ఉన్న తర్వాత నేను ఈ u2ని తీసివేయగలను కాబట్టి నాకు v3 ఉంది నాకు మరొక లంబ వెక్టర్ కావాలి కాబట్టి నేను అలాంటి విషయం కోసం వెతుకుతున్నట్లయితే నేను ఎల్లప్పుడూ v1 v2 మరియు u3 ల లీనియర్ కాంబినేషన్గా తిరిగి వ్రాయగలను కాబట్టి నేను దీన్ని ఎలా మార్చగలను v3 v1 c1v2 c2u3 కాబట్టి ఇది ఏమిటో మళ్లీ మీకు కావాలి ఈ స్థిరాంకాలు c1 మరియు c2 లను మనం ఎలా కనుగొనగలము నా దగ్గర రెండు స్థిరాంకాలు ఉన్నాయి నేను సరిగా కనుగొనవలసి ఉంది నేను v3 కోసం ఎలా చూస్తానంటే అది v1కి లంబంగా ఉండే విధంగా v3ని ఎంచుకుంటాను మరియు v3 కూడా v2 కి లంబంగా ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ రెండు షరతులు ఉన్నాయి ఈ రెండు షరతులు ఉన్న పరిస్థితులు ఇవే కాబట్టి నేను రెండు స్థిరాంకాలను పొందవచ్చు కాబట్టి ఈ రెండు స్థిరాంకాలను కనుగొన్న తర్వాత మీరు తిరిగి ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే మనం v3ని పొందగలము అప్పుడు v3మీకు లభిస్తుంది v3వాస్తవానికి v1మరియు v2లకు లంబంగా ఉంటుంది కాబట్టి మీరు n సరళ స్వతంత్ర వెక్టర్స్ కలిగి ఉన్నట్లయితే మీరు ఏ నంబర్నైనా పొందవచ్చు మీరు ఈ ప్రక్రియను చేయడం ద్వారా మీరు వాటిని ఆర్తోగోనల్ చేయవచ్చు అంటే అవి ఒకదానికొకటి లంబంగా ఉంటాయి కాబట్టి మీరు చేస్తున్నది అలాంటిదే కాబట్టి పైన వివరించిన ప్రక్రియ ద్వారా మీరు వాటిని ఆర్తోగోనల్గా చేయవచ్చు దీనినే గ్రాహం ష్మిత్ ఆర్తోగోనల్ ప్రక్రియ అంటారు నేను స్పేస్ లేదా ప్లేన్ గురించి వివరించాను కాబట్టి దీనిని మీరు ఏదైనా పరిమిత డైమెన్షనల్ స్పేస్లో చేయవచ్చు కాబట్టి దీన్ని మీరు చేయవచ్చు మీరు ఇప్పుడు ఈ గ్రాహం ష్మిత్ ప్రక్రియ ద్వారా వాటిని ఆర్తోగోనల్గా చేయగల సరళ రేఖల స్వతంత్ర వెక్టర్లపై వాడవచ్చు ఇప్పుడు మీకు v1 v2 v3 లు ఆర్తోగోనల్ గా ఉంటాయి మరియు ఇప్పుడు మీకు మరొక వెక్టర్ ఉందని అనుకుందాం మీరు వాటిని మరో సారి చేయవచ్చు v1 v2 v3లు ఇప్పటికే ఆర్తోగోనల్ కాబట్టి ఇప్పుడు మీరు v4ను ఒక లీనియర్ కాంబినేషన్ v1 c1v2 c2u3గా చేస్తారు ఇప్పుడు మీ వద్ద ఆర్తోగోనల్ గా లేని మరొక వెక్టర్ u4 ఉంది మీరు ఈ క్రింది విధంగా రాయవచ్చు v4 v1 c1v2 c2u3 c3u4 మీరు ఈ c1 c2 c3 లను పొందవచ్చు ఎందుకంటే v1అనునది v1 v2 v3 లతో సరళంగా స్వతంత్రంగా మరియు ఆర్తోగోనల్గా ఉంటుంది కాబట్టి కాబట్టి అవి మూడు షరతులు ఇప్పుడు నాకు మూడు తెలియనివి వున్నాయి మరియు మూడు షరతులు కూడా ఉన్నాయి ఆ మూడు షరతులు ఏమిటంటే v4v10 v4v20 v4v30 కాబట్టి ఈ మూడింటితో నేను నా c1 c2 c3 లను పొందగలను ఆ విధంగా v1 v2 v3లకి ఆర్తోగోనల్ గా ఉండేటువంటి v4 ను పొందవచ్చు ఇప్పుడు నేను u1 u2 u3 u4లను ఆర్తోగోనల్ వెక్టర్స్గా చేస్తాను v1 v2 v3 v4 లలో v1 అనునది u1తప్ప మరొకటి కాదు కాబట్టి దీన్ని మనము ఆ విధంగా వివరిస్తాము ఇదే గ్రాహం ష్మిత్ ఆర్తోగోనల్ ప్రక్రియ కాబట్టి మీ మాత్రిక హెర్మిటియన్ మాత్రిక అయితే మీరు ముఖ్యంగా చూసేది ఇదే కాబట్టి మీకు ఈ n ఆర్తోగోనల్ వెక్టర్స్తో హెర్మిటియన్ మాత్రికను కలిగి ఉంటే మీకు n ఐగెన్ విలువలు పునరావృతమవుతాయి లేదా పునరావృతం కావు విభిన్నమైనవి ఏ సందర్భంలోనైనా మీరు n సరళ స్వతంత్ర ఐగెన్ వెక్టర్స్ కలిగి ఉంటారు అవి విభిన్నంగా ఉంటే అవి ఆర్తోగోనల్ గా ఉన్నాయని అర్థం ఒకవేళ అవి లేకపోతే మీరు వాటిని ఆర్తోగోనల్గా చేస్తారు కాబట్టి మీరు ఏదైనా మాత్రికకు n ఐగెన్ విలువలు కలిగి ఉంటే అది హెర్మిటియన్ అయితే మీకు n సరళ స్వతంత్ర ఐగెన్ వెక్టర్లు ఉంటాయి మీరు వారిని ఆర్తోగోనల్గా చేస్తారు కాబట్టి ఏ సందర్భంలోనైనా మీకు n ఆర్తోగోనల్ ఐగెన్ వెక్టర్స్ ఉన్నాయని సూచిస్తుంది ఆర్తోగోనల్ గా వున్నాయి అంటే అవి స్వతంత్రంగా ఉంటాయి మీరు ఆర్తోగోనల్ వెక్టర్స్ కలిగి ఉన్న తర్వాత మీరు ఏదైనా వెక్టర్ x Rn లో తీసుకుంటే ఈ ఐగెన్ వెక్టర్స్ ఈ ఆర్తోగోనల్ వెక్టర్స్ పరంగా నేను వ్రాయగలను నేను వాటిని ఈviల యొక్క కొన్ని సరళ కలయికగా చేయగలను ఇక్కడ i అనునది 1 నుండి n వరకు ఉంటుంది Xi1n ci vi కాబట్టి మనము ఈ రూపాన్ని ఏ X కి అయినా పొందవచ్చు ఎందుకంటే ఈ రూపాన్ని ఏ వెక్టర్ కి అయినా నేను ijk R3లలో రాయగలను ఏ ప్లేన్ లో వెక్టర్ ని అయినా నేను i j ల పరంగా వ్రాయగలను అదే విధంగా ఇక్కడ Rnలో ఏ వెక్టర్ అయినా నేను ఆర్తోగోనల్ అయిన ఈ vi ల పరంగా వ్రాయగలను viలు ijk R3 లాంటివి కాబట్టి ఈ మాత్రికకు సమానమైనది ఇదే మనం చేసేది ఏమిటంటే ఈ సమీకరణం My 0 ని ఆర్తోగోనల్ అని పిలువబడే రూపంలోకి మారుస్తాము కాబట్టి మనం Ly 0 చేయడానికి ఒక హెర్మిటియన్ రూపం ఉంది నేను ఎల్లప్పుడూ దీన్ని చేయగలను ఎందుకంటే నేను ఏదైనా రెండవ ఆర్డర్ సమీకరణాన్ని ఈ రూపం లోకి మార్చగలను కాబట్టి నేను ఎల్లప్పుడూ హెర్మిటియన్కు ఆ డిఫరెన్షియల్ సమీకరణాన్ని చేయగలను మనము దానిని చూద్దాం హెర్మిటియన్ మాత్రికకు సారూప్యత ఉన్నందున మీకు అన్ని లక్షణాలన్నీ కూడా ఉంటాయి మీరు ఇక్కడ కూడా అదే పని చేయవచ్చు కాబట్టి ఇక్కడ మాత్రిక పరిష్కారాలు పరిమితంగా ఉంటాయి పరిష్కారాలు అన్ని వెక్టర్లు కాబట్టి వెక్టర్లు పరిమిత డైమెన్షనల్ స్పేస్లో ఉంటాయి అవి Rnస్పేస్ లేదా ప్లేన్ లో ఉంటాయి ఇవన్నీ రెండు డైమెన్షనలలో ఉంటే అది ప్లేన్ మూడు డైమెన్షనలలో ఉంటే అది స్పేస్ అవుతాయి కాబట్టి n 3 అయితే అవి స్పేస్లో n 2 అయితే అవి ప్లేన్ లో లేకుంటే అది ఒక పరిమిత డైమెన్షనల్ అంటే n అనునది పరిమితం అని అర్థం కాబట్టి మీరు దీనిని కలిగి ఉన్న తర్వాత మీకు n ఆర్తోగోనల్ వెక్టర్స్ ఉంటే మీరు ఎల్లప్పుడూ పొందవచ్చు కానీ అది డిఫరెన్షియల్ సమీకరణం అయితే పరిష్కారాలు ఫంక్షన్స్ కావచ్చు వాటి ఫంక్షన్స్ పరిమిత డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ లో ఉండవు అవి పరిమిత డైమెన్షనల్ వెక్టర్స్ కాదు ప్రతి వెక్టర్ మనకు 1 x x2 x3 మరియు మొదలైన మనకు అనంతమైన అనేక సరళమైన స్వతంత్ర పరిష్కారాలు ఉన్నాయి అవి పరిష్కారాలు అయితే అవన్నీ సరళ స్వతంత్రంగా ఉంటాయి కాబట్టి మీ Rn ని ఊహించే విధంగా మీరు ఈ పరిమిత స్పేస్ ని తీసుకుంటే R కూడా మనకు అనంతమైన డైమెన్షనల్ స్పేస్ ను ఇస్తుంది ఈ బహుపదులు అన్ని కూడా అనంతమైన డైమెన్షనల్ స్పేస్కు చెందినవి కాబట్టి సాధారణంగా మీరు సాధారణ ఫంక్షన్స్ ఘాతాంకం వీటి గురించి మాట్లాడితే అవి నిజానికి అనంతమైన డైమెన్షనల్ స్పేస్ నుండి వచ్చాయి కాబట్టి పరిష్కారాలు కూడా అనంతమైన డైమెన్షనల్ స్పేస్కు చెందినవి కాబట్టి మీకు ఆ డిఫరెన్షియల్ ఆపరేటర్ డిఫరెన్షియల్ సమీకరణం యొక్క హెర్మిటియన్ రూపం ఉంటే ఇప్పుడు మీరు చేసేది ఏమిటంటే మాత్రికలోని ఈ లక్షణాలకు సారూప్యంగా మీరు ఐగెన్ విలువలను ఐగెన్ వెక్టర్లను కనుగొని వాటిని ఆర్తోగోనల్గా చేస్తారు ఆపై మీరు అనంతమైన డైమెన్షనల్ స్పేస్లో ఏదైనా ఫంక్షన్ను చివరగా వ్రాయవచ్చు ఈ ఐగెన్ వెక్టర్స్ పరంగా నేను వ్రాయగలను సరే అది మీ ఫోరియర్ సిరీస్ ఇది స్టర్మ్ లియోవిల్లే సిద్ధాంతం కాబట్టి మనం చూసేది అదే అన్నింటిలో మొదటిది ఈ రూపంలో సాధారణ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ సమీకరణాన్ని ఎలా పొందాలో మనం చూడాలి కాబట్టి ఈ సమీకరణాన్ని సెల్ఫ్ అడ్జాయింట్ రూపం లేదా హెర్మిటియన్ రూపంలోకి మార్చడం ప్రధాన ఆలోచన కాబట్టి మనము దీనిని తదుపరి వీడియోలో చూద్దాం సెకండ్ ఆర్డర్ సజాతీయ సమీకరణాన్ని సెల్ఫ్ అడ్జాయింట్ రూపం లేదా హెర్మిటియన్ రూపంలో ఎలా పొందాలో చూద్దాం కాబట్టి దీన్ని చేయడానికి ఇది మాత్రిక అయితే మీరు దాని మూలలను సులభంగా చూడవచ్చు ATA లేదా ATA మీరు చూడాల్సింది ఇదే కానీ డిఫరెన్షియల్ సమీకరణం కోసం మీరు హెర్మిటియన్ రూపంలో ఉండాలనుకుంటే మీకు కొన్ని బౌండరీ కండిషన్లు అవసరం కాబట్టి మీకు బౌండరీ కావాలంటే డొమైన్ ఏమిటి డొమైన్ పూర్తి R కాబట్టి మీకు బౌండరీ కావాలంటే బౌండరీ అంటే డొమైన్ పూర్తి వాస్తవ రేఖ బౌండరీ అంటే ఏమిటి ∞ ∞ ఇక్కడ బౌండరీ లేదు కాబట్టి మీకు పరిమిత డొమైన్ అవసరం తద్వారా మీరు బౌండరీ చూడవచ్చు బౌండరీ కండిషన్లు a b మీ డిఫరెన్షియల్ సమీకరణం పరిమిత ఇంటర్వెల్ పై మాత్రమే ఆధారపడి ఉంటే మీ బౌండరీ a మరియు b అవుతుంది కాబట్టి మీకు a మరియు b వద్ద కొన్ని బౌండరీ కండిషన్లు అవసరం కాబట్టి L అనేది హెర్మిటియన్ అవుతుంది దీనినే మనం తదుపరి వీడియోలో చూస్తాము